నమస్కారము కాబట్టి ఈ రోజు మనం టోపోలజీ గురించి చర్చిస్తాము టోపోలజీ అంటే ఏమిటి నెట్వర్క్ ఎల్లప్పుడూ సిరీస్ సర్క్యూట్ లేదా పారేలల్ గా కనెక్ట్ కాదని మనకు తెలుసు మనము ఇప్పటివరకు చర్చించిన వాటికి భిన్నంగా వాస్తవానికి రియల్ సినారియో లో ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ సిరీస్ లేదా పారేలల్ గా ఉండదు ఇది రెండింటి కలయిక అవుతుంది కాబట్టి ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ యొక్క లక్ష్యం ఏమిటంటే మీరు నెట్వర్క్ కు అనుసంధానించబడిన ఎలిమెంట్ అంతటా కరెంట్స్ మరియు వోల్టేజ్ లను కనుగొనాలి మనము సర్క్యూట్ను విశ్లేషించడానికి ప్రయత్నిస్తాము మరియు నెట్వర్క్ యొక్క వివిధ బ్రాంచ్ లలో ఉన్న కరెంట్ లను మరియు భాగాలలోని వోల్టేజ్ ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము సర్క్యూట్ విశ్లేషణకు సంబంధించి మనము ఇప్పటివరకు చర్చించిన వాటిని తిరిగి చూద్దాం ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో కరెంట్ లు మరియు వోల్టేజ్ డ్రాప్ లను నిర్ణయించడానికి వివిధ చట్టాలు ఉన్నాయి మనము కిర్చాఫ్ చట్టం గురించి చర్చించాము ఓమ్స్ Ohms లా గురించి కూడా చర్చించాము ఓమ్స్ Ohms లా కరెంట్ I V Z ను కనుగొనడం తప్ప మరొకటి కాదు ఇప్పుడు ఇక్కడ మేము R కి బదులుగా Z ని ఉపయోగిస్తున్నాము ఎందుకంటే Z అనేది కాంప్లెక్స్ ఇంపెడెన్స్ మరియు మీరు సర్క్యూట్ లో AC సైనూసోయిడల్ వేవ్ రూపాన్ని కలిగి ఉన్నప్పుడు సాధారణంగా కనిపిస్తుంది మరియు తరువాత ఇంపెడెన్స్ అంతటా వోల్టేజ్ ఉంటుంది ఇప్పుడు అనుసంధానించబడిన శ్రేణిలోని మొత్తం ఇంపెడెన్స్ ను తెలుసుకోవడానికి ఇంపెడెన్స్ సిరీస్ లో ఉంటే అది సిరీస్ లో అనుసంధానించబడిన అన్ని ఇంపెడెన్స్ ల సమ్మేషన్ అవుతుంది లేదా మీకు పారేలల్ గా అనుసంధానించబడిన ఇంపెడెన్స్ లు ఉంటే ఇంపెడెన్స్ ను అడ్మిటెన్స్ గా మార్చడం మంచిది అడ్మిటెన్స్ Y తప్ప మరొకటి కాదు మరియు ఇది ఇంపెడెన్స్ jω యొక్క రెసిప్రొకల్ మరియు మీరు అడ్మిటెన్స్ తెలుసుకోవడానికి కొంత వరకు చేయవచ్చు ఇప్పుడు ఇంపెడెన్స్ మరియు అడ్మిటెన్స్ గురించి వివరంగా చూద్దాం తద్వారా ఈ రెండు ఎంటిటీ ల యొక్క భావనలను ఎసి సర్క్యూట్ తో సంబంధాలతో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇప్పటివరకు చర్చించిన వోల్టేజ్ కరెంట్ రిలేషన్ ఇలాంటిదే మనకు Vఫేజర్ విలువIR తప్ప మరొకటి కాదు ఎందుకంటే ఇది రెసిస్టర్ విషయంలో అలా ఉంటుంది ఇండక్టర్ కోసం VjωLI మరియు కెపాసిటర్ కోసం సంబంధం VIjωC ఇప్పుడు మీరు ఫేజర్ వోల్టేజ్ మరియు ఫేజర్ కరెంట్ యొక్క నిష్పత్తి పరంగా సమీకరణాన్ని వ్రాస్తే VIRVIjωLVI1jωC కాబట్టి ఇప్పుడు మనము వ్రాసే మూడు సాధారణ సమీకరణాలను సాధారణ పదంలో సూచించమని మిమ్మల్ని అడిగితే VIZorVZI ఇప్పుడు ఇక్కడ Z అనేది ఇంపెడెన్స్ అని పిలువబడే ఒక పరిమాణం ఈ ఇంపెడెన్స్ యొక్క వివిధ లక్షణాలు ఏమిటి సర్క్యూట్ యొక్క ఇంపెడెన్స్ అనేది వోల్టేజ్ ఫేజర్ మరియు కరెంట్ ఫేజర్ యొక్క నిష్పత్తి మరియు దీనిని ఓం లలో కూడా కొలుస్తారు ఎందుకంటే రెసిస్టర్ లేదా కెపాసిటర్ లేదా ఇండక్టర్ విషయంలో మునుపటి ఉపన్యాసాలలో మనం లెక్కించిన రియాక్టెన్స్ ఏమైనా వాటి పరిమాణం ఓమ్స్ Ohms లలో ఉంది ఇప్పుడు ఇంపెడెన్స్ అనేది సైనూసోయిడల్ కరెంట్ ప్రవాహానికి సర్క్యూట్ ప్రదర్శించే వ్యతిరేకతను సూచిస్తుంది కాబట్టి చిత్రంలోకి ఇంపెడెన్స్ టర్మ్ లు వచ్చినప్పుడల్లా ఇచ్చిన సర్క్యూట్ అనేది ఎసి సర్క్యూట్ మరియు కరెంట్ సైనూసోయిడల్ కరెంట్ అని అర్థం ఇప్పుడు ఇంపెడెన్స్ రెండు ఫేజర్ యొక్క నిష్పత్తి అయినప్పటికీ అది ఫేజర్ V ను ఫేజర్ I చే విభజించబడింది కానీ ఇది ఫాజర్ కాదు ఎందుకంటే దీనికి సైనూసోయిడల్ వేరీయింగ్ క్వాంటిటీ లేదు ఇంపెడెన్స్ కోసం కాంప్లెక్స్ క్వాంటిటీ ని సాధారణంగా ZRjX గా సూచిస్తారు ఇక్కడ R అనేది రియల్ టర్మ్ మరియు ఈ రియల్ టర్మ్ ఇంపెడెన్స్ పదంలోని రెసిస్టెన్స్ తప్ప మరొకటి కాదు ఆపై X ఇది Z యొక్క ఇమాజినరీ భాగం మరియు ఈ ఇమాజినరీ భాగాన్ని రియాక్టెన్స్ అంటారు X పాజిటివ్ గా ఉన్నప్పుడు ఇప్పుడు ఇంపెడెన్స్ ఇండక్టెన్స్ అవుతుంది ఇక్కడ మీరుZRjX ను వ్రాస్తుంటే ఇది పాజిటివ్ పరిమాణం అయితే దీని అర్థం ఇంపెడెన్స్ ఇండక్టివ్ అని X నెగటివ్ గా ఉన్నప్పుడు కెపాసిటివ్ గా ఉంటుందని అర్థం కాబట్టి ఆ సందర్భంలో మీ ఇండక్టెన్స్ కెపాసిటివ్ అవుతుంది క్షమించండి ఇంపెడెన్స్ కెపాసిటివ్ ఇంపెడెన్స్ అవుతుంది ఇప్పుడు ఇంపెడెన్స్ ZRjX కాబట్టి కరెంట్ వోల్టేజ్ ను లాగ్ చేస్తున్నందున అది లాగింగ్ అయినప్పుడు అది ఇండక్టివ్ గా ఉంటుంది ZR jXఉన్నప్పుడు ఇది కెపాసిటివ్ ఎందుకంటే కరెంట్ వోల్టేజ్ ను లీడ్ చేస్తుంది పోలార్ ఫార్మ్ లో కాంప్లెక్స్ క్వాంటిటీ Z ను సూచించవలసి వస్తే మనం ZRjXZ∠θఅని వ్రాస్తాము కాబట్టి సారాంశంలో మీరు Z ను Z R jX గా లేదా పోలార్ ఫార్మ్ లో ZZ∠θగా సూచించవచ్చు ఈ రెండు మీరు గణన లోని అవసరాన్ని బట్టి పరస్పరం మార్చుకోవచ్చు మరియు మీరుZR2X2 అయిన Z యొక్క సమీకరణాన్ని ఉపయోగించి Z ను లెక్కించవచ్చు ఇక్కడ θXR లేదా మీరు పోలార్ ను రెక్టాంగులర్ గా మార్చాలనుకుంటే మీరు RZcos మరియు ఇప్పుడు కొన్నిసార్లు గణనలో ఇంపెడెన్స్ ల రెసిప్రొకల్ ఉపయోగించడం సౌకర్యంగా ఉంటుంది మీరు పారలెల్ గా కనెక్ట్ చేయబడిన సర్క్యూట్ లను కలిగి ఉన్నప్పుడు ఇది ప్రత్యేకంగా జరుగుతుంది కాబట్టి ఇది Z1 Z2 Z3 ఈక్వివాలెంట్ ఇంపెడెన్స్ అయితే మీరు కనుగొనవలసి వస్తే ఇంపెడెన్స్ ల రెసిప్రొకల్ తీసుకోవడం మంచిది కాబట్టి Z1 యొక్క రెసిప్రొకల్ Y1 అయితే దాని Z2 రెసిప్రొకల్ Y2 మరియు అదేవిధంగా Z3 రెసిప్రొకల్ Y3 కాబట్టి ఈక్వివాలెంట్ అడ్మిటెన్స్ Y1 అనేది Y1 ప్లస్ Y2 ప్లస్ Y3 కు సమానమని మీరు సులభంగా చెప్పవచ్చు మరియు మీరు ఇంపెడెన్స్ ను కనుగొనవలసి వస్తే ఈక్వివాలెంట్ ఇంపెడెన్స్ Z అది 1 బై Y అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో మీకు పారేలల్ గా కనెక్ట్ చేయబడిన నెట్వర్క్ లు ఉన్నప్పుడు ఇంపెడెన్స్ ను అడ్మిటెన్స్ గా మార్చడం మంచిది ఇప్పుడు అడ్మిటెన్స్ అనేది ఇంపెడెన్స్ యొక్క రెసిప్రొకల్ తప్ప మరొకటి కాదు మరియు దీనిని సిమెన్స్ లో కొలుస్తారు లేదా మీరు దీనిని mho లో కూడా కొలుస్తారు అని చెప్పవచ్చు కాబట్టి mho మరియు సిమెన్స్ రెండూ ఒకే విధంగా ఉంటాయి మీరు వాటిని పరస్పరం మార్చుకోవచ్చు మరియు అడ్మిటెన్స్ గణితశాస్త్రపరంగా Y1ZIVGjB గా వ్యక్తీకరించబడుతుంది ఇక్కడ G ను కండక్టెన్స్ అని పిలుస్తారు మరియు B అనేది Y యొక్క ఇమాజినరీ భాగం ససెప్టెన్స్ అంటారు G jB అంటే ఏమిటి G jB ఏమీ కాదు1ZIV మరియు Z అనేది R jX తప్ప మరొకటి కాదు కాబట్టి మీరు సింప్లిఫై చేస్తే పొందుతారు GjB1RjXR jXR2X2 మీరు పొందే రెండు భాగాల నుండి రియల్ మరియు ఇమాజినరీ పదాలను పోల్చినట్లయితే GRR2X2B XR2X2 ఈ సందర్భంలో సర్క్యూట్ ను విశ్లేషించాల్సిన అవసరం ఉన్నప్పుడల్లా మీరు ఈ అడ్మిటెన్స్ ఉపయోగించవచ్చు ఇప్పుడు మనం నెట్వర్క్ గురించి మాట్లాడుకుందాం ఇప్పటివరకు మనము నెట్వర్క్ కాకుండా ఎలక్ట్రికల్ సర్క్యూట్ ను ప్రతిసారీ ఉపయోగించినట్లు చర్చించాము కాబట్టి నెట్వర్క్ మరియు సర్క్యూట్ మధ్య తేడా ఏమిటి నెట్వర్క్ మరియు సర్క్యూట్ మధ్య వ్యత్యాసం ఏమిటంటే నెట్వర్క్ అనేది ఎలిమెంట్లు లేదా పరికరాల పరస్పర అనుసంధానం అంటే ఇది క్లోజ్ లూప్ ను సృష్టించాలి అనే అవసరం లేదు కాబట్టి ఇది క్లోజ్ లూప్ లను కలిగి ఉంటుంది కాని కొన్ని ఓపెన్ లూప్ లు కూడా ఉండవచ్చు కాబట్టి నెట్వర్క్ అనేది సర్క్యూట్లకు విస్తృత పదం సర్క్యూట్ విషయంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్లోజ్డ్ పాత్ అందించే దాని నెట్వర్క్ కాబట్టి నెట్వర్క్ మరియు సర్క్యూట్ మధ్య వ్యత్యాసం ఏమిటంటే నెట్వర్క్ సాధారణంగా ఎలక్ట్రికల్ సర్క్యూట్కు మరింత సాధారణ పదంగా పరిగణించబడుతుంది ఇక్కడ సర్క్యూట్ ఓపెన్ లేదా క్లోజ్డ్ గా ఉంటుంది ఎలక్ట్రికల్ సర్క్యూట్ విషయంలో కరెంట్ ప్రవహించడానికి తిరిగి వచ్చే మార్గం ఉందని మనము నిర్ధారించుకుంటాము కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మనము సాధారణంగా రెండింటినీ పరస్పరం మార్చుకుంటాము ఎందుకంటే నెట్వర్క్ అనేది మరింత సాధారణ పదం మనము ఈ ప్రత్యేక కోర్సులో కూడా కొంత టైమ్ నెట్వర్క్ ను మరి కొంత టైమ్ సర్క్యూట్ ని ఉపయోగిస్తాము కానీ అదే విషయం ఇప్పుడు టోపోలాజీ గురించి మాట్లాడుదాం కాబట్టి నెట్వర్క్ అనేది టోపోలాజీ కోసం సరే టోపోలాజీ అంటే ఏమిటి ప్రాపర్టీ అంటే ఇది నెట్వర్క్ లోని ఎలిమెంట్ల ప్లేస్మెంట్ మరియు నెట్వర్క్ యొక్క రేఖాగణిత కాన్ఫిగరేషన్ కు సంబంధించినది కాబట్టి దీని అర్థం ఏమిటి సాధారణంగా మీరు ఒక నిర్దిష్ట నెట్వర్క్ ను చూసినప్పుడు మీరు ఇక్కడ సూచించినట్లు ఒక రెసిస్టర్ ఉంది మీరు ఈ విధంగా సర్క్యూట్ తీసుకుంటే కాబట్టి అన్నీ సమాన రెసిస్టెన్స్ R కలిగి ఉన్నాయని అనుకుందాం మరియు ఇది వోల్టేజ్ V కాబట్టి ఇది కనెక్టివిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీకు ఆసక్తి ఉన్న సర్క్యూట్ కాబట్టి కనెక్టివిటీ ఇన్ఫర్మేషన్ అంటే వివిధ ఎలిమెంట్లు ఎలా కనెక్ట్ అయ్యాయో తెలుసుకోవాలి ఇప్పుడు మీరు ఈ నోడ్ ను a గా ఈ నోడ్ ను b గా ఈ నోడ్ ను c గా ఇస్తే మరియు ఇది o అంటే ఆరిజిన్ లేదా మీరు చెప్పగల ఎలిమెంట్ కావచ్చు ఇప్పుడు ఈ సర్క్యూట్ యొక్క టోపోలజీ ని తెలుసుకోమని మిమ్మల్ని అడిగితే మీరు ఏమి చేస్తారు మీరు నెట్వర్క్ యొక్క అన్ని ఎలిమెంట్లను లైన్ ల తో భర్తీ చేసే గ్రాఫ్ ను నిర్మించాలి ఎందుకంటే మనం సృష్టిస్తున్న గ్రాఫ్ నెట్వర్క్ యొక్క టోపోలాజికల్ లక్షణాలను వివరిస్తుంది కాబట్టి సర్క్యూట్ నుండి మీరు ఒక నిర్దిష్ట నెట్వర్క్ లోని అన్ని ఎలిమెంట్ల యొక్క కనెక్టివిటీ ఇన్ఫర్మేషన్ అంటే టోపోలాజికల్ ప్రాపర్టీని వివరించే గ్రాఫ్ ను సృష్టిస్తే ఆ నిర్దిష్ట నెట్వర్క్ అనేది నిర్దిష్ట సర్క్యూట్ యొక్క టోపోలజీ అవుతుంది ఇక్కడ మీరు c కి అనుసంధానించబడి ఉన్నట్లు చూస్తే R ను జత చేసే బదులు మనం కేవలం లైన్ ని జతచేస్తున్నాము a c కి అనుసంధానించబడి ఉంటే ab రెసిస్టర్ R మధ్య ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ ఒక లైన్ ని సృష్టిస్తున్నాము b నుండి c వరకు మనము లైన్ ను కనెక్ట్ చేస్తున్నాము c to o అంటే మనకు మళ్ళీ ఒక లైన్ ఉంది కాబట్టి ఈ R కొరకు ఇది ఒక లైన్ b to o కొరకు మనం మళ్ళీ లైన్ ని సృష్టిస్తున్నాము మరియు a నుండి o మధ్య ఉంటుంది ఎందుకంటే ఇది వోల్టేజ్ సోర్స్ ఎందుకంటే మనం మళ్ళీ లైన్ ని సృష్టిస్తున్నాము కాబట్టి ఈ సెషన్లో ఈ ప్రత్యేక సర్క్యూట్ సమానంగా గ్రాఫ్ గా సూచిస్తుంది ఇది వోల్టేజ్ లేదా కరెంట్ వనరులు లేదా సర్క్యూట్లోని రెసిస్టివ్ కెపాసిటివ్ లేదా ఇండక్టివ్ ఎలిమెంట్లు కావచ్చు మనకు లభించేదాన్ని సర్క్యూట్ యొక్క గ్రాఫ్ లేదా నెట్వర్క్ యొక్క గ్రాఫ్ అంటారు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మనకు దానితో సంబంధం ఉన్న వివిధ టోపోలాజికల్ లక్షణాలు ఉన్నాయి ఇది సర్క్యూట్ను విశ్లేషించడానికి మనకు సహాయపడుతుంది ఇప్పుడు మనకు లభించినది నెట్వర్క్ యొక్క స్కెలెటన్ ఇక్కడ మీరు చూసే ఎలిమెంట్ లు నోడ్స్ లాగా ఉంటాయి మనము లూప్స్ చూస్తాము లేదా మనము బ్రాంచ్లను చూస్తాము ఇప్పుడు మీరు గ్రాఫ్ యొక్క ప్రతి లైన్ కోసం సూచన బాణాల ద్వారా సూచన దిశలను జోడిస్తే దానిని ఓరియంటెడ్ గ్రాఫ్ అంటారు అంటే మీరు సర్క్యూట్ను విశ్లేషించేటప్పుడు ప్రారంభ దిశ కరెంట్ అని మీరు ఊహించుకుంటారు కాబట్టి మీరు కరెంట్ దిశను చూపిస్తే ఇది ఓరియెంటెడ్ గ్రాఫ్ అవుతుంది ఇప్పుడు గ్రాఫ్ లోని లైన్లను బ్రాంచ్ లు అని పిలుస్తారు మరియు జంక్షన్ ను నోడ్ అని పిలుస్తారు ఇప్పుడు నెట్వర్క్ యొక్క టోపోలాజికల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ముఖ్యమైనది టోపోలజీ నెట్వర్క్ యొక్క ప్రాపర్టీ ని మనకు చూపిస్తుంది ఇది మనము నెట్వర్క్ యొక్క పరిమాణం మరియు ఆకారాన్ని విస్తరించినప్పుడు వక్రీకరించినప్పుడు లేదా మార్చినప్పుడు ప్రభావితం కాదు అంటే మీకు నెట్వర్క్ ఉంటే మరియు మీరు కనెక్టివిటీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అన్ని రకాలైన స్ట్రెచ్ లను లేదా ఆ నిర్దిష్ట సర్క్యూట్ తో మీరు సృష్టించిన వక్రీకరణను ఉంచినట్లయితే మీరు దాని పరిమాణాన్ని మెలితిప్పడం లేదా వక్రీకరించడం ద్వారా గ్రాఫ్ యొక్క ధోరణిని మార్చుకుంటే ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది ఎందుకంటే నెట్వర్క్ యొక్క టోపోలజీ ఒకటే కాబట్టి ఈ ఉదాహరణలో మీరు దీనిని చూసినట్లయితే ఒక నిర్దిష్ట సర్క్యూట్ యొక్క టోపోలాజీ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఈ పద్ధతిలో a c b d మరియు ab అనుసంధానించబడి ఉంటాయి మరియు ఈ పద్ధతిలో మీరు టోపోలాజీ ని సృష్టించే మరొక సర్క్యూట్ ఉంది ఇక్కడ ఈ అంశాలు ఉన్నాయి మూడవది అవి ఈ విధంగా కనెక్ట్ చేయబడింది మరియు సర్క్యూట్లు త్రిభుజాకార పద్ధతిలో అనుసంధానించబడింది ఇప్పుడు మీరు ఈ మూడింటినీ ఫస్ట్ లుక్ నుండి చూస్తే ఈ మూడింటికీ భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది కాని చివరికి మూడు సర్క్యూట్లు ఒకేలా ఉంటాయి మూడు టోపోలాజీ లలోని కనెక్టివిటీ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఒకేలా ఉంది కాబట్టి ఈ ఉదాహరణలో ఒకవేళ a ఇక్కడ c కి అనుసంధానించబడి ఉంటే a ఇక్కడ c కి అనుసంధానించబడి ఉంది మరియు a ఇక్కడ c కి అనుసంధానించబడి ఉంది a d కి అనుసంధానించబడి ఉంది a d కి అనుసంధానించబడి ఉంటుంది మరియు a d కి అనుసంధానించబడి ఉంటుంది c b కి అనుసంధానించబడి ఉంటుంది ఇక్కడ c b కి అనుసంధానించబడి ఉంది మరియు ఇక్కడ c కూడా b కి అనుసంధానించబడి ఉంది b ఇక్కడ d కి అనుసంధానించబడి ఉంది b ఇక్కడ d కి కనెక్ట్ చేయబడింది మరియు b ఇక్కడ d కి కనెక్ట్ చేయబడింది ఇప్పుడు c ఈ పద్ధతిలో d కి అనుసంధానించబడి ఉంది ఇక్కడ c ఈ పద్ధతిలో d కి అనుసంధానించబడి ఉంది మరియు ఇక్కడ c ఈ పద్ధతిలో d కి అనుసంధానించబడి ఉంది చివరగా మనం సరళ రేఖ ద్వారా a తో b ని కనెక్ట్ చేస్తున్నాము ఇక్కడ మనం ఇలా a నుండి b కి కనెక్ట్ చేస్తున్నాము మరియు అదేవిధంగా a తో అనుసంధానించబడి ఉంది ఇప్పుడు కనెక్టివిటీ ఇన్ఫర్మేషన్ ఒకేలా ఉన్నందున టోపోలాజీ ఒకటేనని అర్థం ఇది ఎందుకు ముఖ్యమైనది ఎందుకంటే కొన్నిసార్లు సర్క్యూట్లో ఒక బొమ్మ ఇవ్వబడితే వేరే విధంగా ఇవ్వబడుతుంది మీరు దానిని ఒకే రకమైన సర్క్యూట్ గా మార్చవచ్చు ఇక్కడ కరెంట్ ప్రవాహాన్ని మరియు ఎలిమెంట్ అంతటా ఉన్న వోల్టేజ్ డ్రాప్ ను విశ్లేషించడం చాలా సులభం అందువల్ల టోపోలాజీ సమాచారం చాలా ముఖ్యమైనది ఇక్కడ మీరు సర్క్యూట్ యొక్క టోపోలాజీ కాన్ఫిగరేషన్ ను అర్థం చేసుకోవచ్చు మరియు మీరు నిర్దిష్ట సర్క్యూట్ను స్ట్రెచ్ చేయడం మెలి తిప్పడం లేదా వక్రీకరించడం వంటివి మీరు విశ్లేషించడం సులభం కాబట్టి మనము చర్చించిన మూడు గ్రాఫ్ లు భిన్నంగా ఉన్నప్పటికీ అవి వాస్తవానికి ఒకేలాంటి టోపోలాజీ లు ఈ సందర్భంలో బ్రాంచ్ లు మరియు నోడ్ మధ్య సంబంధం ఒకేలా ఉంటుంది ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో టోపోలాజికల్ స్ట్రక్చర్ చాలా తరచుగా సంభవిస్తుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మనము వాటికి కొన్ని ప్రత్యేక పేర్లను ఇచ్చాము మీరు ఇలాంటి సర్క్యూట్ను చూస్తే మేము వాటిని టి నెట్వర్క్ అని పిలుస్తాము ఇది ఇలా ఉంటే మీరు రెసిస్టర్ ను కనెక్ట్ చేసి ఉండవచ్చు దీనిని పై నెట్వర్క్ అంటారు సర్క్యూట్ టోపోలాజీ ఇలా ఉంటే దాన్ని లాడర్ నెట్వర్క్ అంటారు టోపోలాజీ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ రెండు రెసిస్టెన్స్ లు ఒక రెసిస్టర్ తో పారేలల్ గా అనుసంధానించబడి ఉంటాయి మరియు వాటి మధ్య మీకు మరొక రెసిస్టర్ ఉంటుంది లేదా అవన్నీ ఇంపెడెన్స్ లు అని మీరు చెప్పవచ్చు అప్పుడు దీనిని బ్రిడ్జ్డ్ టి నెట్వర్క్ అంటారు అదేవిధంగా దీనిని బ్రిడ్జ్ ఫ్యాషన్ లో కనెక్ట్ చేస్తే దీనిని బ్రిడ్జ్ నెట్వర్క్ అంటారు మరియు దీనిని సరికొత్త నెట్వర్క్ అంటారు కాబట్టి ఎలక్ట్రికల్ సర్క్యూట్ లలో మీరు ఎదుర్కొనే అత్యంత సాధారణ టోపోలాజీ లు ఇవి కాబట్టి మీరు టోపోలాజికల్ ఇన్ఫర్మేషన్ ను అర్థం చేసుకోగలిగితే సర్క్యూట్ ను విశ్లేషించడం మీకు చాలా సులభం ఇప్పుడు సబ్ గ్రాఫ్ గురించి మాట్లాడుకుందాం ఒరిజినల్ గ్రాఫ్ నుండి బ్రాంచ్ లను తొలగించడం ద్వారా ఇచ్చిన గ్రాఫ్ యొక్క సబ్ గ్రాఫ్ ఏర్పడుతుంది కాబట్టి మీరు ఒక బ్రాంచ్ ను తీసివేస్తే మీరు ఇలా తీసివేస్తే అది ఒరిజినల్ గ్రాఫ్ యొక్క సబ్ గ్రాఫ్ అవుతుంది ఇప్పుడు ట్రీ అంటే ఏమిటి ట్రీ అనేది ఒక రకమైన సబ్ గ్రాఫ్ ఇది మా సర్క్యూట్ విశ్లేషణకు ముఖ్యమైనది మరియు ఇది గ్రాఫ్ నుండి ఒక బ్రాంచ్ ను తొలగించడం ద్వారా ఏర్పడుతుంది కాబట్టి ట్రీ ను సబ్ గ్రాఫ్ గా కూడా పరిగణించవచ్చు కానీ దీనికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు ఏమిటి N నోడ్స్ యొక్క ట్రీ ఒక నిర్దిష్ట గ్రాఫ్ లో n నోడ్ లు ఉంటే మరియు మనము అన్ని n నోడ్ లను కలిగి ఉన్న ట్రీ ను సృష్టిస్తున్నామని అనుకుందాం అప్పుడు ఈ క్రింది లక్షణం ఉంటుంది ఇది గ్రాఫ్ స్ యొక్క అన్ని నోడ్లను కలిగి ఉంటుంది ఇది n మైనస్ వన్ బ్రాంచ్ కలిగి ఉంటుంది మరియు క్లోజ్ డ్ పాత్ ఉండదు కాబట్టి ఇవి ట్రీ యొక్క మూడు ప్రధాన లక్షణాలు మరియు ఈ ఫిగర్ నుండి ఈ లక్షణాన్ని అర్థం చేసుకుందాం మీరు ట్రీ ను కనుగొనమని అడిగితే మొదట అది అన్ని నోడ్ లను కలిగి ఉంటుంది నోడ్ a b c మరియు o గ్రాఫ్ లో భాగంగా ఉండాలి ఇది n మైనస్ ఒక బ్రాంచ్ ను కలిగి ఉంటుంది కాబట్టి మనకు 1234 నోడ్లు ఉన్నాయి అంటే దీనికి మూడు బ్రాంచ్ లు అయిన n మైనస్ ఒకటి ఉంటుంది మూడు బ్రాంచ్ లు ఏమిటి మూడు బ్రాంచ్ లు ఇది కావచ్చు ఎందుకంటే ఇది క్లోజ్ డ్ పాత్ లేదని లేదా ప్రత్యామ్నాయంగా మీరు ఏమి చేయగలదో నిర్ధారిస్తుంది మీరు నోడ్ లను కలిగి ఉండవచ్చు కాని మీ బ్రాంచ్ లు రెండవది కావచ్చు మరియు ఇది మూడవది కావచ్చు ఈ సందర్భంలో కూడా అన్ని నోడ్లు గుర్తించబడ్డాయని మీకు తెలుసు కానీ క్లోజ్ డ్ లూప్ లేదు లేదా అదేవిధంగా మీరు ఇలాంటి ఇతర ఫ్యాషన్ల ద్వారా కనెక్ట్ చేయగలిగే మరో విషయం చేయవచ్చు మరియు ఇది మళ్ళీ ఒక ట్రీ కాబట్టి అక్కడ ఉండవచ్చు గ్రాఫ్ యొక్క అనేక విభిన్న ట్రీ లు ఉండవచ్చు మీరు కొన్ని సెషన్ ద్వారా కనెక్ట్ అయితే మీరు o నుండి c c నుండి b మరియు b నుండి a కి కనెక్ట్ చేస్తే మీరు మళ్ళీ ట్రీ ను కనుగొంటారు అన్ని సందర్భాల్లో మీరు చూస్తే ఖచ్చితంగా మూడు బ్రాంచ్ లు ఉంటాయి ఎందుకంటే ఇది నాలుగు నోడ్ల కు n మైనస్ ఒక బ్రాంచ్ ను కలిగి ఉంటుంది ఇది ఎల్లప్పుడూ మూడు బ్రాంచ్ లను కలిగి ఉంటుంది మీరు ఎక్కువ కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక క్లోజ్ డ్ లూప్ ఉంటుంది ఇది అనుమతించబడదు ఒకవేళ ట్రీ కు ఖచ్చితంగా క్లోజ్డ్ మార్గం ఉండదు ఇప్పుడు బ్రాంచ్ లు ట్రీ ను ఏర్పరుస్తున్నాయి వీటిని ఖార్డ్ లు లేదా లింకులు అంటారు కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన బ్రాంచ్ ను తీసివేస్తే మీకు ఒక ట్రీ వస్తుంది కాబట్టి దీనిని ఖార్డ్ అంటారు ట్రీ యొక్క కాన్సెప్ట్ ఉపయోగించబడుతుంది మనము నెట్వర్క్ యొక్క విశ్లేషణ కోసం ప్రస్తుత వేరియబుల్ యొక్క సరైన ఎంపికను నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి సర్క్యూట్ విశ్లేషణ కోసం ప్రస్తుత వేరియబుల్స్ ను మీరు సరిగ్గా ఎన్నుకోవలసి వచ్చినప్పుడు ఇది చాలా ముఖ్యం ఇప్పుడు మనం నెట్వర్క్ టోపోలాజీ లో చూసిన అంశాల గురించి మాట్లాడుదాం ఒకటి బ్రాంచ్ బ్రాంచ్ వోల్టేజ్ సోర్స్ లేదా రెసిస్టర్ వంటి ఒకే ఎలిమెంట్ ను సూచిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో దీనిని బ్రాంచ్ గా పరిగణించవచ్చు దీనిని ఒక బ్రాంచ్ గా పరిగణించవచ్చు దీనిని ఒక బ్రాంచ్ గా పరిగణించవచ్చు దీనిని కూడా ఒక బ్రాంచ్ గా పరిగణించవచ్చు మరియు దీనిని ఒక బ్రాంచ్ గా కూడా పరిగణించవచ్చు కాబట్టి ప్రాథమికంగా ప్రత్యేకమైన విభాగాన్ని ఒక బ్రాంచ్ అని పిలుస్తారు ఇప్పుడు నోడ్ గురించి మాట్లాడుదాం నోడ్ అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్రాంచ్ ల మధ్య కనెక్షన్ ఇప్పుడు ఈ సందర్భంలో ఇది నోడ్ ఎందుకంటే ఇది ఈ బ్రాంచ్ మరియు ఈ బ్రాంచ్ ను కలుపుతోంది కాబట్టి నోడ్ రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్రాంచ్ ల మధ్య కనెక్షన్ అవుతుంది ఇక్కడ ఈ చిత్రంలో మనకు మూడు నోడ్లు ఉన్నాయి నోడ్ ఎ నోడ్ బి మరియు నోడ్ సి ఇప్పుడు ఈ చిత్రంలో సి సింగల్ లోడ్ కాదు ఇది సర్క్యూట్లో ఉన్న నాలుగు నోడ్లను కలిగి ఉంది కాని మనము ఒకే నోడ్ సి ద్వారా సూచిస్తున్నాము అయితే రెండు నోడ్లను షార్ట్ సర్క్యూట్ తో కనెక్ట్ చేయండి లేదా డైరెక్ట్ వైర్ కావచ్చు రెండూ ఎల్లప్పుడూ ఒకే పొటెన్షియల్ వద్ద ఉంటాయి ఇది ఇలా ఉన్నప్పుడు మీరు వాటన్నిటిలో చేరవచ్చు మరియు ఒకే నోడ్ ను సృష్టించవచ్చు కాబట్టి చివరికి మీకు నాలుగు వేర్వేరు నోడ్లు ఉంటే అది ఏమీ కాదు కానీ మీరు ఒకే నోడ్ గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే సర్క్యూట్ కాన్ఫిగరేషన్ లో ఎటువంటి మార్పు లేకుండా మీరు చేరవచ్చు అదేవిధంగా మీకు మూడు నోడ్లు ఉన్నప్పటికీ అన్నీ డైరెక్ట్ వైర్ ద్వారా అనుసంధానించబడినందున మూడు నోడ్లు షార్ట్ సర్క్యూట్ అయినందున మీరు సమాన ఎంట్రీ లో మూడు నోడ్లను ఒకే నోడ్ తో సూచించవచ్చు ఇక్కడ మీరు వీటిని కలిగి ఉంటారు బి లో మీకు మూడు నోడ్లు ఉంటాయి కాని వాస్తవానికి ఇది ఒక నోడ్ గా పరిగణించబడుతుంది అదేవిధంగా దీని కోసం మీకు నాలుగు నోడ్లు కూడా ఉన్నాయి అయితే ఈ నోడ్ లను అనుసంధానించే వైర్లు ఏ ఎలిమెంట్లను కలిగి లేనందున ఇది ఒకే నోడ్ గా పరిగణించబడుతుంది మరియు దీనిని షార్ట్ సర్క్యూట్ నోడ్ గా పరిగణించవచ్చు ఇప్పుడు లూప్ అంటే ఏమిటి ఏదైనా క్లోజ్డ్ పాత్ లూప్ అంటే ప్రాథమికంగా ఏదైనా సర్క్యూట్లో ఒక క్లోజ్ డ్ పాత్ ఉంటుంది ఈ క్లోజ్ డ్ పాత్ నోడ్ వద్ద ప్రారంభించి కొన్ని నోడ్ ల గుండా వెళుతుంది మరియు చివరకు ఒకటి కంటే ఎక్కువసార్లు ఏ నోడ్ గుండా వెళ్ళకుండా ప్రారంభ నోడ్ కు తిరిగి వస్తుంది కాబట్టి మీరు లూప్ ను కనుగొనమని అడిగినప్పుడు ఇలాంటి సర్క్యూట్ను చూస్తే మీరు వివిధ నోడ్ లను కనుగొని ఒరిజినల్ నోడ్ కు తిరిగి వస్తే ఇది ఒక లూప్ గా పరిగణించబడుతుంది సరే ఇప్పుడు ఈ ప్రత్యేక లూప్ ఏ ఇండిపెండెంట్ లూప్ లో భాగం కాని కనీసం ఒక బ్రాంచ్ ను కలిగి ఉంటే అది ఇండిపెండెంట్ గా చెప్పబడుతుంది ఇప్పుడు లూప్ అనేది ఎందుకు ముఖ్యమైనది ఎందుకంటే ఇండిపెండెంట్ లూప్ లు లేదా పాత్ ఇండిపెండెంట్ సమీకరణాల సెట్ కి దారితీస్తుంది కాబట్టి మీరు కాంప్లెక్స్ సర్క్యూట్ ఇచ్చినప్పుడు మరియు కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ చట్టాన్ని అమలు చేయమని అడిగినప్పుడు మీరు మొదట వివిధ ఇండిపెండెంట్ లూప్ ఏమిటో తెలుసుకోవాలి తద్వారా మీరు కనుగొనవలసిన వివిధ సమీకరణాలు లేదా ప్రత్యేకమైన సమీకరణాలు ఏమిటో మీరు ఖచ్చితంగా గుర్తించగలరు తద్వారా మీరు నిర్దిష్ట సర్క్యూట్ యొక్క సమాధానం పొందగలరని తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు ఈ ఫిగర్ ను చూస్తే a b c మరియు a ను ఈ పద్ధతిలో a b c మరియు a కనెక్ట్ చేస్తే ఇది ఒక ఇండిపెండెంట్ లూప్ గా పరిగణించబడుతుంది లేదా ప్రత్యామ్నాయంగా మీరు రెండు ఓం ద్వారా a b మరియు c లతో వెళ్ళవచ్చు అది మరొక ఇండిపెండెంట్ లూప్ అవుతుంది లేదా మీరు రెండు మరియు మూడు ఓం లను అనుసంధానించవచ్చు అది మరొక ఇండిపెండెంట్ లూప్ కూడా కాబట్టి మూడు సందర్భాల్లోనూ లూప్ లోని కనీసం ఒక ఎలిమెంట్ ఇతర లూప్ లో భాగం కాదని మీరు చూస్తారు కాబట్టి ఆ విధంగా మీరు లూప్ ల సంఖ్యను సృష్టించవచ్చు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీకు సరైన సంఖ్యలో లూప్ లు వచ్చాయా లేదా అని మీరు ఎలా కనుగొంటారు దాని కోసం మనము నెట్వర్క్ యొక్క ఫండమెంటల్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తాము కాబట్టి bln 1 l అనేది లూప్ ల సంఖ్య n అనేది నోడ్ ల సంఖ్య మరియు b అనేది బ్రాంచ్ ల సంఖ్య కాబట్టి మీరు నోడ్ ల సంఖ్యను తెలుసుకోగలరని మీకు తెలుసు మీరు బ్రాంచ్ ల సంఖ్యను తెలుసుకోవచ్చు కాబట్టి మీరు లూప్ ల సంఖ్య ఏమిటో సులభంగా తెలుసుకోవచ్చు కాబట్టి l అనేది b మైనస్ n ప్లస్ వన్ తప్ప మరొకటి కాదు కాబట్టి మీరు సృష్టించిన లూప్ ల సంఖ్యను మీరు లెక్కించవచ్చు మరియు లూప్ ల సంఖ్య ఈ ప్రత్యేక సిద్ధాంతాన్ని సంతృప్తిపరుస్తుందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు ఇది సంతృప్తికరంగా ఉంటే మీరు సర్క్యూట్లో లూప్ ల సంఖ్యను ఖచ్చితంగా గుర్తించారని అర్థం ఇప్పుడు సిరీస్ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్లు ఉన్నాయి అవి ఒకే నోడ్ ను ప్రత్యేకంగా పంచుకుంటాయి ఆపై మీరు అదే ఒకే కరెంట్ ను కలిగి ఉంటారని చెప్పవచ్చు కాబట్టి సిరీస్ మరియు పారేలల్ సర్క్యూట్ విశ్లేషణలో మనం ఇప్పటికే చూశాము ఎలిమెంట్లు సిరీస్ లో అనుసంధానించబడి ఉంటే అవి ఒకే నోడ్ ను పంచుకుంటాయి మరియు అవి అదే మొత్తంలో కరెంట్ ను కలిగి ఉంటాయి ఇప్పుడు పారేలల్ గా అనుసంధానించబడిన రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్లు ఉంటే అవి ఒకే రెండు నోడ్ లకు అనుసంధానించబడి ఉంటాయి మరియు తత్ఫలితంగా వాటి అంతటా ఒకే వోల్టేజ్ ఉంటుంది కాబట్టి నోడ్ లు సిరీస్ లో అనుసంధానించబడి ఉంటే అవి రెండూ ఒకే సింగిల్ నోడ్ ద్వారా అనుసంధానించబడతాయి కాబట్టి ఆ సందర్భంలో మీరు రెండు మూలకాలలో ఒకే కరెంట్ కలిగి ఉంటారు ఇప్పుడు అవి పారలెల్ గా అనుసంధానించబడి ఉంటే అప్పుడు ఈ ఎలిమెంట్లు రెండు నోడ్ల ద్వారా అనుసంధానించబడతాయి మరియు ఆ సందర్భంలో రెండు రెసిస్టర్ లలోని వోల్టేజ్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి మీకు ఈ విధంగా నోడ్ కాన్ఫిగరేషన్ ఉంటే అవి ఈ ఫ్యాషన్ లో కనెక్ట్ అయితే కరెంట్ ఒకేలా ఉంటుందని మరియు ఈ ఫ్యాషన్ లో కనెక్ట్ అయితే వోల్టేజ్ ఒకేలా ఉంటుందని మీకు ఒక ఆలోచన ఇస్తుంది కాబట్టి దీనితో మనము నేటి సెషన్ను ముగిస్తాము తరువాతి సెషన్లో మనము సిరీస్ మరియు పారేలల్ యొక్క సర్క్యూట్ కాంబినేషన్ వంటి కొన్ని ఇతర సర్క్యూట్లను విశ్లేషించడానికి ప్రయత్నిస్తాము మరియు వాటిని ఎలా సులభంగా అర్థం చేసుకోవాలి మరియు ఎలా విశ్లేషించాలి తద్వారా ఆ సర్క్యూట్ పరిష్కారాన్ని కనుగొనడం మనకు చాలా సులభం ధన్యవాదాలు